ప్రియమైన పాల్గొనేవారికి ఈ చిరునవ్వు సాధారణంగా ప్రదర్శించబడుతుంది ప్రజలు తమ ఆలోచనలను తెలుపడానికి ఇష్టపడనప్పుడు వారు తమ వైఖరిని అరికట్టాలని కోరుకుంటారు వారు తమ ఆలోచనలను దాచాలనుకుంటున్నారు మరియు అదే సమయంలో వారు స్నేహపూర్వక వ్యక్తులుగా కనిపించాలనుకుంటారు ఈ ఛాయాచిత్రాల నుండి మీరు చూసినట్లయితే పెదవులు ముఖం అంతటా గట్టిగా విస్తరించి మరియు సరళ రేఖలో ఉంటాయి కాబట్టి చాలా విజయవంతమైన వ్యక్తుల ఛాయాచిత్రాలు మరియు వీడియోలలో గురించి తరచుగా మాట్లాడవచ్చు అయినప్పటికీ నిజమైన జీవిత కథలను ఎప్పుడూ వెల్లడించలేదు అదే సమయంలో గట్టి పెదవి చిరునవ్వు సమూహంలో కొత్తగా ప్రవేశించేవారికి ఆ వ్యక్తి చేర్చబడలేదని సూచించడానికి సందేశంగా మారుతుందని మేము కనుగొన్నాము చిరునవ్వు యొక్క తదుపరి రకం వక్రీకృత చిరునవ్వు ఇక్కడ మెదడు రెండు వైపులా వ్యక్తికి విరుద్ధమైన సందేశాలను పంపినట్లు మేము కనుగొన్నాము ఇది ముఖం యొక్క ప్రతి వైపు వ్యతిరేక భావోద్వేగాలను చూపిస్తుంది ఎడమ మెదడు కుడివైపు కండరాలను క్రిందికి లాగుతుంది మరియు మెదడు యొక్క కుడి వైపు ఎడమ వైపు కనుబొమ్మలతో పాటు పెదవులు మరియు బుగ్గలను పెంచుతుంది అందువల్ల ఈ చిరునవ్వు మిశ్రమ భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది క్రిందికి వాలుగా ఉన్న పెదవులు ప్రతికూల భావోద్వేగాలను సూచిస్తుంది మరియు పైకి వంపుగా ఉన్న పెదవులు వ్యక్తి కోపంగా లేదని సూచిస్తుంది ఇది తరచూ సూక్ష్మ వ్యక్తీకరణగా సందేశాలను మరి కొన్ని సందర్భాల్లో ఇబ్బందిని సూచిస్తుంది అలెన్ పీస్ ఇది ఒక చిరునవ్వు యొక్క అతిశయోక్తి మరియు తరచూ ఇది పెద్ద సమూహంతో సంభాషించాల్సిన వ్యక్తులు ప్రత్యేకించి ప్రజా వ్యక్తులు ప్రేక్షకులతో సంభాషించేటప్పుడు తీసుకుంటారు కాబట్టి వారు ఈ ప్రజలను కలవడానికి సంతోషంగా మరియు ఉల్లాసమైన అభిప్రాయాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు అదే సమయంలో వివిధ సామాజిక సందర్భాల్లో ఇతర వ్యక్తులలో శత్రుత్వాన్ని లేదా కోపాన్ని తగ్గించడానికి ఇది ప్రదర్శించబడుతుంది కాబట్టి ఇది సానుకూల చిరునవ్వు యొక్క అతిశయోక్తి ఈ ఛాయాచిత్రాన్ని చూడటం ద్వారా మీరు సులభంగా అర్థం చేసుకోగలరు పక్కకి చూస్తూ కాబట్టి ఇది బహిరంగతతో పాటు సిగ్గుతో కూడుకున్నది ఇది స్వాగతించే భావాన్ని మరియు అదే సమయంలో రిజర్వ్ యువరాణి అమరత్వం పొందింది ఆమె ఎక్కడికి వెళ్లినా ప్రజల హృదయాలను ఆకర్షించింది బాధాకరమైన చిరునవ్వు నియంత్రించే ప్రయత్నం కాబట్టి ఇక్కడ మీరు వ్యక్తి హృదయంలో నిజమైన మంచితనం ఉందని కనుగొంటారు మనస్ఫూర్తిగా నవ్వటానికి ఒక కారణం ఉంది కానీ ఏదో ఒకవిధంగా సామాజిక కర్ట్సీ మీద తడిగా ఉన్న వస్త్రాన్ని ఉంచండి వంటిది మనం ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో లేమని తెలిసినప్పుడు ఈ చిరునవ్వు వస్తుంది తదుపరిది క్వాలిఫైయర్ చిరునవ్వు మనం ఇతరులకు సహాయపడే స్థితిలో లేమని భావించినప్పుడు ఇది ఉపయోగించబడుతుంది కానీ అదే సమయంలో అవతలి వ్యక్తి చాలా చెడ్డగా భావించకూడదని మనం కోరుకుంటాము ఇది చెడు వార్తల సంభాషణను సులభతరం చేస్తుంది మరియు ఇది ప్రతికూల అంశం తీసివేయడానికి ప్రయత్నిస్తుంది ఉదాహరణకు ఒక నిర్దిష్ట నమూనాను

ఇది తరచూ మనకు చికాకు కలిగిస్తుంది ఎందుకంటే మనం తిరిగి నవ్వుతాము లేదా అ పరిస్థితి మనల్ని అసలు చిరునవ్వును అనుమతించదు అదేవిధంగా మన ధిక్కారాన్ని చూపించే చిరునవ్వు మన దగ్గర ఉంది ఇది అసహ్యం మరియు ఆగ్రహం యొక్క మిశ్రమం మరియు ఇది కొన్ని ప్రధాన తేడాలతో నిజమైన ఆనందం యొక్క చిరునవ్వుతో సమానంగా ఉంటుంది పెదవుల మూలలో సాపేక్షంగా బిగుతుగా కనిపించేది ప్రధాన వ్యత్యాసం మనం కొన్ని సామాజిక పరిస్థితులలో ఉన్నప్పుడు ఈ ధిక్కార చిరునవ్వు కొనసాగించడానికి కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలను దాచడానికి ఇది ఉపయోగించబడుతుంది చలనచిత్రాలు మరియు అలాంటి మీడియా యొక్క వ్యక్తీకరణ ఈ భావోద్వేగానికి కారణాలు వేర్వేరు వ్యక్తులలో భిన్నంగా ఉంటాయని తరచుగా మనం కనుగొంటాము కొన్నిసార్లు ఇది ఒక వ్యక్తి పట్ల వ్యక్తిగత భావనతో సంబంధం కలిగి ఉండవచ్చు కొన్నిసార్లు సామాజిక లేదా సాంస్కృతిక సమస్యలు ఉండవచ్చు మరియు కొన్నిసార్లు చివరికి న్యాయం యొక్క భావం ప్రబలంగా ఉన్నప్పుడు అని మనం తెలుసుకుంటాము ఉదాహరణకి ఒక వ్యక్తి అకస్మాత్తుగా ధనవంతుడైనాడు మరియు అనైతిక మార్గాల ద్వారా ప్రభావవంతం అయ్యాడని మనం భావిస్తాము ఏదేమైనా కొన్ని సంవత్సరాల తరువాత చట్టం ఆ వ్యక్తిని పట్టుకున్నప్పుడు మనం ఒక రకమైన ఆనందాన్ని అనుభవిస్తాము మరియు ఈ పరిస్థితులలో ఈ చిరునవ్వు కూడా ప్రతిబింబిస్తుంది ఈ చిరునవ్వు సంక్లిష్ట భావోద్వేగాలను దాచిపెడుతుంది ఇది దూకుడు యొక్క భావోద్వేగాలను దాచిపెడుతుంది ఇది ప్రత్యర్థిని ఓడించినప్పుడల్లా మరియు కొన్నిసార్లు నేను ఇప్పుడే వ్యాఖ్యానించినట్లుగా ఇది చివరికి న్యాయం గెలిచింది అన్న ఫలితం కావచ్చు ఈ చిరునవ్వును ఇతరుల నుండి దాచడం ఎల్లప్పుడూ సులభం కాదు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పరిస్థితులన్నిటిలో చాలా సంతోషంగా నవ్వుతాము మనం డుచెన్ చిరునవ్వు ప్రధానమైనదిగా మారింది మర్యాదపూర్వక చిరునవ్వు వేర్వేరు పరిస్థితులలో మనకు ఇతర వ్యక్తుల భావాలు ముఖ్యమని ఈ ఆలోచనను తెలియజేస్తుంది

ఇబ్బంది చిరునవ్వు ఈ పరిస్థితుల యొక్క ఇబ్బందిని కనీసం కొద్దిగా అధిగమించడానికి మనకు సహాయపడుతుంది ప్రజలు మరింత క్షమించటానికి ఇష్టపడతారని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి మన పరస్పర చర్యలో మనం ఇష్టపడతామని మరియు ఆ వ్యక్తులను మరింత క్షమిస్తావని అనేక అధ్యయనాలు సూచించాయి వారు అలాంటి చిరునవ్వు సహాయంతో తమ ఇబ్బందిని చూపిస్తారు మన చిరునవ్వులకు మరియు దాని అవగాహనకు సంబంధించిన చాలా ముఖ్యమైన అంశం సాంస్కృతిక అవగాహనతో సంబంధం కలిగి ఉంటుంది వేర్వేరు సంస్కృతులలో చిరునవ్వు భిన్నంగా ఆచరించబడుతుందని మేము కనుగొన్నాము ఎందుకంటే చివరికి చిరునవ్వు కూడా సామాజికంగా ఆమోదించబడిన ప్రదర్శన నియమాల చిరునవ్వులను ప్రదర్శించినప్పటికీ చిరునవ్వు ఎలా ఏర్పడుతుందో మన సాంస్కృతిక నేపథ్యం మీద ఆధారపడి ఉంటుంది సాధారణ అమెరికన్ వారు సామాజిక చిరునవ్వును ఎక్కువగా ఉపయోగిస్తారని కొన్ని పరిశోధనలలో సూచించబడింది సమాజంలోని మర్యాదలకు సంబంధించిన సామాజిక చిరునవ్వు కెల్ట్నర్స్ భావన ఇప్పటికీ చాలావరకు సాధనలో ఉంది స్టాన్ఫోర్డ్ చేయడం ఆసక్తికరంగా ఉంది మన సంస్కృతి నవ్వును ఎలా భావిస్తుందో అదే ఆ సంస్కృతి ప్రజలు ఎలా నవ్వుతారో ప్రభావితం చేస్తుంది మా అభ్యర్థుల అధికారిక ఫోటోను చూస్తున్నప్పుడు వారు అభ్యర్థుల గురించి ఒక ప్రత్యేకమైన లక్షణాలను నేర్చుకుంటున్నారని తరచుగా ప్రజలు అనుకుంటారు కాని వారు అభ్యర్థుల సంస్కృతి గురించి మరియు విలువైన భావోద్వేగాల గురించి కూడా నేర్చుకుంటున్నారని మా పరిశోధనలు సూచిస్తున్నాయి ఇది ఒక ముఖ్యమైన పరిశోధన ఎందుకంటే వ్యక్తిగత భావోద్వేగాల వ్యక్తీకరణపై దృష్టి పెట్టడానికి బదులుగా పరిశోధన వ్యక్తిగత వ్యక్తీకరణ ఎలా సాంస్కృతికంగా చేయబడిందనే దానిపై దృష్టి పెట్టింది ఆమె వివిధ దేశాల నాయకుల భావోద్వేగ వ్యక్తీకరణలను పోల్చింది మరియు ఒక నిర్దిష్ట దేశం ఉత్సాహాన్ని ఉపయోగిస్తుందని వారి నాయకులు ఉత్సాహభరితమైన చిరునవ్వులను చూపిస్తారని ఆమె నిర్ధారించారు అందుకు అమెరికన్ మరోవైపు ఒక నిర్దిష్ట దేశ విలువలు ఎంత ఎక్కువ వస్తాయో ఆ నాయకులు వారి సామాజిక పరస్పర చర్యలలో ప్రశాంతమైన చిరునవ్వులను చూపిస్తారు మరియు తూర్పు ఆసియా సాంస్కృతికంగా విలువైన భావోద్వేగాలుగా నిర్వచించారు మరియు ప్రజలు దానిని ఎలా కోరుకుంటారు లేదా నేర్చుకుంటారు మరియు దానిని వారి శరీర భాషలో వ్యక్తీకరిస్తారు ఈ ఆలోచనకు మద్దతు ఇచ్చే మరో పరిశోధన అశాబ్దిక సమాచార మార్పిడిలో సంస్కృతిలో స్నేహపూర్వక వర్గాలలో చిరునవ్వును ఉపయోగిస్తారని కానీ తీవ్రమైన పరిస్థితులలో చాలా అరుదుగా ఉపయోగిస్తారని ఆమె వ్రాసింది ఉదాహరణకి పని నేర్చుకునే ప్రదేశాలలో తరగతి గదులలో మరియు వారి కార్యాలయంలో ఉన్నప్పుడు ప్రజలు చాలా తక్కువగా నవ్వుతారు అదేవిధంగా లాటిన్ అమెరికన్ మీరు ఎలా ఉన్నారు అని అడగడానికి బదులుగా చిరునవ్వు ఇష్టపడతారు ఆపై వారి చిరునవ్వు ధన్యవాదాలు వైఖరిని సూచిస్తుంది కృతజ్ఞతను మాటలతో వ్యక్తీకరించడం కొన్ని సంస్కృతులలో అంగీకరించవచ్చు మరియు కొన్ని సంస్కృతులలో ఒక వ్యక్తి ఈ భావాలను శబ్ద పద్ధతిలో వ్యక్తీకరిస్తే ఆ స్నేహితుడు తనను తాను దూరం చేసుకుంటున్నాడా లేదా ఇతర వ్యక్తులను తిరస్కరిస్తున్నాడో అనిపిస్తుంది సాంస్కృతిక వ్యత్యాసాలు మరియు వారి చిరునవ్వుల గురించి తెలియకపోతే ఇతర నేపథ్యం వారు గ్రహించలేరు అవగాహన యొక్క ఈ సాంస్కృతిక భేదాలు కొన్ని అధికారిక గైడ్ రచయితలు ఒక ప్రసిద్ధ గైడ్బుక్లో పోలాండ్లోని అపరిచితులని చూసి నవ్వుతున్న పర్యాటకులను మూర్ఖత్వానికి సంకేతంగా భావిస్తున్నారు వీధిలో అపరిచితుడు నార్వేజియన్ల ప్రభుత్వం హాస్యాస్పదంగా వివరించింది ఈ మార్గదర్శకాలు ఎక్కువగా అర్థం కాకపోవచ్చు కానీ అవి చిరునవ్వు గ్రహించిన విధానంలో సాంస్కృతిక వ్యత్యాసాల యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి చిరునవ్వు యొక్క మరొక కోణం చాలా ఎక్కువగా నవ్వుతూ ఉండటం నిరంతరం నవ్వుతూ ఉండే పెద్ద తరగతి మూర్ఖుల గురించి కూడా డార్విన్ సామెత ప్రకారం చిరునవ్వు ఆనందం యొక్క వ్యక్తీకరణగా పరిగణించబడుతున్నప్పటికీ కారణం లేకుండా నవ్వడం మూర్ఖత్వానికి సంకేతం మనం ఎప్పుడు నవ్వుతాము ఎలా నవ్వుతాము ఎంతగా నవ్వుతాము మొదలైనవి సంస్కృతి ద్వారా నిర్దేశింపబడుతాయి ఉదాహరణకు జర్మన్ సంస్కృతిలో చిరునవ్వు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకించబడిందని మరియు అధికారిక పరిచయాల సమయంలో జరగకపోవచ్చునని పరిశోధకులు కనుగొన్నారు పని యొక్క సమయంలో మరియు అటువంటి పరిస్థితులలో ఉదాహరణకు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా ఆసుపత్రిలో ఉన్నప్పుడు చాలా సరైన ప్రతిస్పందన చిరునవ్వు లేకుండా ఉండటం సాంప్రదాయ చైనీస్ సంస్కృతులలో చిరునవ్వు చిన్న నేరాలకు క్షమాపణ యొక్క వ్యక్తీకరణ అని మేము కనుగొన్నాము ఇది నొప్పి బాధ మొదలైనవాటి యొక్క కష్టమైన అనుభూతులను మరియు భావోద్వేగాలను కూడా దాచుతుంది మరియు ఇది అవమానాలు లేదా బెదిరింపులకు గురిచేయబడినప్పుడు విభేదాలను నివారించడానికి కూడా మనకు సహాయపడుతుంది చిరునవ్వులలో సాంస్కృతిక వైవిధ్యాలను చాలా ఆసక్తికరంగా ఇంకా క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియో సహాయపడుతుంది యుఎస్ అపరిచితులను చూసి చాలా నవ్వుతారు కాబట్టి అమెరికన్లు చూసినప్పుడు వారు సంతోషంగా నమ్మకంగా లేదా తటస్థంగా ఉండవచ్చు కొన్నిసార్లు ఇది మరొకరికి స్నేహంగా ఉండటానికి మర్యాదపూర్వక మార్గం సేవకు ధన్యవాదాలు కూడా చిరునవ్వు ఇతర దేశాలలో అయితే ఎటువంటి కారణం లేకుండా నవ్వడం వలన మీరు మూర్ఖుడిగా కనిపిస్తారు జపాన్ వెళ్ళినప్పుడు వారు తమ ఉద్యోగులకు ఎలా నవ్వాలి అనే దానిపై శిక్షణ ఇవ్వవలసి వచ్చింది నేటి మాడ్యూల్లో నేను పూర్తి చేయదలిచిన శరీర భాష యొక్క మరొక కోణం ఏమిటంటే తల ఊపూట మరియు తల ఊపుతున్న విధానం అర్థం చేసుకోవడం తలకి సంబంధించిన అనేక సంజ్ఞలు అంగీకరించిన అర్ధం యొక్క స్పష్టమైన వర్గాలలోకి వస్తాయి తల ఊపూట మార్గం సాధారణంగా ఒక ధృవీకరణను లేదా అవును సూచించే సానుకూల సంజ్ఞ మరియు చేయి ఊపూట సాధారణంగా చాలా సంస్కృతులలో వద్దు అని అర్థం కాబట్టి రెండూ అంతర్లీన హావభావాలుగా భావించబడుతున్నాయని మీరు కనుగొంటారు కానీ ఏది ఏమయినప్పటికీ సాంఘిక మరియు సాంస్కృతిక వ్యాఖ్యానాలపై ఆధారపడి ఉంటుంది కానీ చాలా సంస్కృతులలో తల ఊపూట అవును అని మరియు తల పక్కకు ఊపూట లేదు అని పరిగణించబడుతుంది ఏది ఏమయినప్పటికీ సమాజాల యొక్క కొన్ని విభాగాలు మరియు కొన్ని సంస్కృతులు ఉన్నాయి వీటిలో తల ఊపూట ఆమోదం మరియు తల పక్కకు ఊపూట అవును అని పరిగణించబడుతుంది కాని మేము తల ఊపూట గురించి సాధారణంగా కనిపించే అవును మరియు తల పక్కకు ఊపూట వద్దు అని మన చర్చను కొనసాగిస్తాము ఒప్పందాన్ని ఆమోదాన్ని చూపించడానికి హెడ్ నోడ్ ఉపయోగించబడుతుంది ఇతర వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మనం వారి ఆలోచనలను అర్థం చేసుకోగలుగుతున్నామని మరియు వారి పట్ల నిరంతరం శ్రద్ధ చూపుతున్నామని కూడా ఇది చూపిస్తుంది ఆ సమయంలో మన భావోద్వేగాలు మనం మానసికంగా ఏమి చేస్తున్నామో తెలుసుకోవడానికి మనకు సహాయపడతాయి కాబట్టి ధృవీకరణ కోసం మరియు ఇతర సంబంధిత భావోద్వేగాలపై ఉత్తీర్ణత కోసం కూడా తరచుగా నవ్వుతూ లేదా నవ్వు లేకపోవడం మరియు అదే సమయంలో ఆమోదం లేదా ఒప్పందం యొక్క ఇతర సంబంధిత సంకేతాలతో కూడి ఉంటుంది ప్రసంగం యొక్క వేగాన్ని పెంచమని డబుల్ నోడ్ అని భావించవచ్చు తగని హెడ్ నోడ్స్ లేదా చాలా వేగంగా హెడ్ నోడ్స్ సాధారణంగా అనాగరిక ప్రవర్తనగా భావించబడుతుంది ఇది సంభాషణపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం అని కూడా అర్ధం మర్యాదపూర్వక మరియు శ్రద్ధగల సమ్మతి మంచి శ్రవణ నైపుణ్యాలతో తన ఆలోచనలను సంతృప్తికరమైన రీతిలో పూర్తిగా వ్యక్తీకరించడానికి అనుమతిస్తుంది హెడ్ నోడ్ ఒక నిర్దిష్ట సారూప్యతను చేత హెడ్ నోడ్స్ ఇంటర్వ్యూ చేసిన వారి సగటు వ్యవధిని పెంచింది క్లోర్ కనుగొన్నాడు ఇటీవలి పరిశోధనలో వినేవారి హెడ్ నోడ్స్ స్పీకర్ పెంచుతుందని గుర్తించింది ఇది వినేవారి యొక్క శ్రద్ధగల హెడ్ నోడ్స్ ద్వారా స్పీకర్ను ప్రోత్సహిస్తుందని సూచిస్తుంది మాట్లాడిన తర్వాత మనం సెలవు తీసుకోవాలనుకున్నప్పుడు హెడ్ నోడింగ్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రత్యేకించి మనం ఇతర వ్యక్తికి మన సంబంధానికి మేము మద్దతు ఇస్తున్నాము అనే ఈ ఆలోచనను చెప్పుటకు సంభాషణ ముగిసే సమయానికి హెడ్ నోడ్ ముఖ్యమైనది ఇది ఇతరులకు మీరు కొనసాగాలని కోరుకుంటున్న సంకేతం ఇది ప్రపంచవ్యాప్తంగా నిపుణులచే విస్తృతంగా ఉపయోగించబడుతోంది వివిధ వృత్తులలో ఇతరులను వింటూ నోడింగ్ మనం తల యొక్క షేక్ మరియు షేకింగ్ యొక్క ప్రాముఖ్యత ఆసక్తికరమైన సారాంశాన్ని చూడవచ్చు మన జీవితంలో ఉపయోగించే రెండు సాధారణ సంకేతాలు నోడ్ మరియు షేక్ అవును మరియు కాదు అంగీకరించడం మరియు విభేదించడం మరియు కదలిక దిశతో పాటు పైకి క్రిందికి లేదా ఎడమ మరియు కుడి లయ మరియు వేగం కూడా చాలా ముఖ్యమైనవి మనం చూస్తున్న లేదా వింటున్న దేనితోనైనా అంగీకరించినప్పుడు నెమ్మదిగా తల వుపుతాం ఉదాహరణకు ఎవరైనా శరీర భాష గురించి ఉపన్యాసం నిర్వహిస్తున్నారు మరియు మనం అతని అభిప్రాయాన్ని పంచుకుంటాము మనం అంగీకరించకపోతే లేదు నేను అలా అనుకోను అని నెమ్మదిగా మన తలలను కదిలించాము అసమ్మతి ఉన్నత దశకు చేరుకున్నప్పుడు అధిక లయతో హెడ్ షేక్ చూడవచ్చు "లేదు అది చెత్త మాత్రమే " వేగవంతమైన లయ అవును దయచేసి అని అర్ధం సమావేశాలలో నేను తరచుగా చూడగలిగేది కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం ప్రతిపాదించినప్పుడు సంభాషణ సమయంలో స్పీకర్ మరియు వినేవారు కూడా నోడింగ్ ఉపయోగించవచ్చు మనం ఒక వ్యక్తిని వింటూ నోడ్ యొక్క అర్థం "అవును నేను అర్థం చేసుకున్నాను లేదా నేను వింటున్నాను దయచేసి కొనసాగించండి " ఇది మేము శ్రద్ధ చూపుతున్నామని మరియు స్పీకర్ చెప్పే దానిపై ఆసక్తి కలిగి ఉందని చూపిస్తుంది మరియు స్పీకర్ మాతో ఏకీభవించటానికి శ్రోతలను ప్రభావితం చేయడంలో సహాయపడటానికి నోడ్లను ఉపయోగించవచ్చు ఉదాహరణకు ఒక ప్రకటన చేసిన తర్వాత లేదా అలంకారిక ప్రశ్న అడిగిన తరువాత మనకు నిజంగా ఏమి కావాలి అది వినేవారికి అవును అని సూచించకూడదు నా అభిప్రాయం ఆసక్తిని చూపించడానికి శ్రోతలు తలలను ఊపనివ్వండి సంభాషణలలో సమాచారం కోసం నేను నిరంతరం దీనిని ఉపయోగించుకోవచ్చు మనం ఆసక్తి ఉన్న సంభాషణ భాగస్వామిని అనిపిస్తుంది మాకు మరింత సమాచారం అవసరం మనం పది నిమిషాలు నిశ్శబ్దంగా అక్కడ కూర్చుని అదే ప్రశ్న అడిగితే మనం కూడా శ్రద్ధ చూపలేదనే అభిప్రాయాన్ని కలిగిస్తాము వ్యక్తులను ప్రభావితం చేయడానికి నోడింగ్ ఈ ఆరంభం విలువైనది కాదు తల వంపు మరియు అవి ఖచ్చితంగా ఏమి సూచిస్తాయి క్లుప్తంగా చూద్దాం మన తల చాలా ముఖ్యమైన శరీర భాగం అని మేము కనుగొన్నాము ఎందుకంటే మనకు సౌకర్యవంతమైన మెడ నిర్మాణం ఉంది ఇది తిరగగలదు అది ముందుకు సాగగలదు వెనుకకు రాగలదు దానిని పక్కకి ముందుకు మరియు వెనుకకు వంచి తల యొక్క ఈ కదలికలన్నింటినీ మన వివిధ వంపులు ఇతర వ్యక్తులకు ఒక నిర్దిష్ట భావోద్వేగాలను సూచిస్తాయి ప్రజలు ఆసక్తికరంగా చూస్తున్నప్పుడు లేదా వింటున్నప్పుడు తమ తలలను ఎడమ వైపుకు లేదా కుడి వైపుకు తిప్పడం సర్వసాధారణం సాధారణంగా ఇది తేలికపాటి మరియు మర్యాదపూర్వక ఆసక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది సుదీర్ఘమైన లేదా లోతైన వంపు సూచిస్తాను మూడు ప్రాథమిక తల స్థానాలు ఉన్నాయని ఆయన సూచించారు ఇవి ఏదైనా పరస్పర చర్య సమయంలో శాశ్వత ముద్రను కలిగిస్తాయి మరియు అది తల పైకి ఉంటుంది హెడ్ అప్ చేసే సంజ్ఞ అవుతుంది మరియు ప్రాథమిక అర్ధానికి వేర్వేరు రంగులు జోడించబడతాయి వీటిలో కొన్ని మనం చేతి మరియు వేలు స్థానాలు మరియు సంజ్ఞలను తీసుకున్నప్పుడు చూస్తాము గడ్డం తో తల ఎత్తుగా ఎత్తినప్పుడు అది చాలా బలమైన ఆత్మవిశ్వాసం ఆధిపత్య భావన అహంకారం యొక్క భావాన్ని మరియు అదే సమయంలో నిర్భయమైన వైఖరిని సూచిస్తుంది ఈ భంగిమను స్వీకరించే వ్యక్తులు తమ గొంతును బహిర్గతం చేస్తారని వారు ఇతర వ్యక్తులకు భయపడరని వారు సూచిస్తున్నారని పీస్ వ్యాఖ్యానించారు సాధారణంగా ఇది ఆధిపత్యం మరియు అహంకారం యొక్క సంజ్ఞగా పరిగణించబడుతుంది కానీ చాలా తరచుగా మనకు చాలా ఆత్మవిశ్వాసం మరియు నిర్భయమైన వైఖరి ఉన్న వ్యక్తులు కూడా ఈ ప్రత్యేక సంజ్ఞను అనుకోకుండా ప్రదర్శిస్తారు తల టిల్టింగ్ ముడిపడి ఉందని మేము కనుగొన్నాము చిత్రాల యొక్క అధ్యయనాలలో గత కొన్ని శతాబ్దాలుగా పురుషులతో పోల్చడంలో తల వంపును కూడా చూపిస్తారు వివిధ సమాజాలలో పురుషుల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ అని పరిశోధకులు చెబుతున్నారు మహిళల్లో ఇది మనకు కనిపిస్తుంది ఇది సాధారణంగా లైంగిక ఆసక్తి యొక్క సంజ్ఞగా భావించబడుతుంది మన మెడ వంపు సమయంలో లేదా మనం ప్రసంగం చేస్తున్నప్పుడు మరియు ప్రేక్షకులను చూడగలిగేటప్పుడు ఇతర వ్యక్తుల మనస్సులలో ఏ రకమైన ఆలోచన విధానాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది ప్రేక్షకులు తమ తలలను వంచి ముందుకు వంగి గడ్డం తమ చేతిలో ఉంచే హావభావాలను మీరు చూసినప్పుడు ప్రజలు కంటెంట్ ఉపయోగిస్తాము మరియు వినేవారికి మీ పట్ల నమ్మకం కలగడం మొదలవుతుంది ఎందుకంటే మీరు ఆసక్తితో పాటు బెదిరింపు లేనివారుగా కనిపిస్తారు ఇప్పుడు మనం తల యొక్క కుడి మరియు ఎడమ వంపులను చర్చించే స్థాయికి వచ్చాము తల కుడి వైపుకు వంగి ఉంటే మీరు మెదడు యొక్క సృజనాత్మక విశ్లేషించే అవకాశం ఉంది మీ తలని కుడి వైపుకు తిప్పడం వలన మీరు నిజాయితీగా మరియు నమ్మదగినదిగా కనిపిస్తారని మరియు మీ తలని ఎడమ వైపుకు తిప్పడం మిమ్మల్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని 2006 అధ్యయనం కనుగొంది కాబట్టి ఎంపిక ఆకర్షణీయమైన వ్యక్తిగా రావడం లేదా మరింత నిజాయితీ మరియు నమ్మదగిన వ్యక్తిగా రావడం తల వంచడం తరచుగా నమ్మకానికి చిహ్నంగా కనిపిస్తుంది ఇది తాదాత్మ్యం యొక్క చిహ్నంగా కూడా భావించబడుతుంది ఎందుకంటే ఇది ప్రాథమికంగా బెదిరించని సంజ్ఞ మనం మునుపటి స్లైడ్లో దీనిని చూశారు తల మరియు గడ్డం కిందకు ఉన్న స్థానం ప్రతికూల మరియు తీర్పు వైఖరిని సూచిస్తుంది ఈ ప్రత్యేక స్థానాన్ని ప్రదర్శిస్తున్న వ్యక్తిలో కూడా కొంత దూకుడు ఉందని సూచించవచ్చు ముఖ్యమైన మూల్యాంకన సమూహాలు సాధారణంగా తల కిందకు ఉంటాయి మరియు ఈ స్థానంతో చేతి మరియు వేళ్ల అనుబంధం దీనిని మరింత తీవ్రతరం లేదా పలుచన చేస్తుంది సంభాషణలో ఒక వ్యక్తి ఈ ప్రత్యేకమైన సంజ్ఞ లేదా భంగిమను అవలంబిస్తూ ఉంటే అది ఉద్దేశపూర్వకంగా ప్రతిస్పందన లేకపోవడంతో తీసుకోవాలి వ్యక్తి సంభాషణలో పాల్గొనడానికి ఇష్టపడడు కాబట్టి వృత్తిపరమైన ప్రెజెంటర్లు ప్రారంభించడానికి ముందు ప్రేక్షకులు చురుకుగా పాల్గొనడానికి కొన్ని చర్యలు తీసుకుంటారు ఈ ప్రత్యేకమైన తల కిందకు ఉన్న భంగిమను విచ్ఛిన్నం చేయడం ద్వారా వ్యక్తిలో కొంత ప్రమేయాన్ని ప్రారంభించడానికి మనం వివిధ రకాల ఐస్బ్రేకర్లను హెడ్ టిల్ట్స్ మరియు వాటి చిత్రాలు ప్రదర్శించబడ్డాయి హెడ్ పొజిషనింగ్ శ్రోతలతో పాటు ఆసక్తిని సూచించడానికి మరియు సంభాషణలో తల వంగి ఉంటుంది ఇది ఆసక్తికి చిహ్నంగా వర్ణించబడింది లేదా నేను సుఖంగా ఉన్నాను కానీ వాస్తవానికి నేను కనుగొనలేకపోవడానికి మంచి కారణం నేను కుక్క చిత్రాన్ని చూపించాను ఎందుకంటే ఈ సంకేతం ఇక్కడ నుండి ఉద్భవించిందని నా అభిప్రాయం మరియు తమాషా ఏమిటంటే కుక్కలు ఎందుకు చేస్తాయో మనకు ఖచ్చితంగా తెలియదు నాకు చాలా వివాదాస్పద సంకేతాలలో ఇది ఒకటి వివరణలు ఆసక్తిగా ఉంటాయి కాబట్టి వంగి ఉన్న తల మెడ వైపు ఉన్న కరోటిడ్ రక్త నాళాన్ని యొక్క భావాలు కావచ్చు తల వంపుతో నా అనుభవాలు ఏమిటో నేను మీకు చెప్తాను నేను శ్రోతల ఆమోదం కోసం ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నాను దానిని నిరంతరం ఉపయోగించడం ఒక బాబుల్ హెడ్ లాగా ఉంటుంది మరియు సుమారు ఒక సంవత్సరం తల టిల్టింగ్ తరువాత ప్రధానంగా రెండు ప్రతిచర్యలను గమనించాను మొదట ఏదీ లేదు రెండవది గందరగోళం నేను నా తలను వంచిన క్షణం నేను తక్షణమే చూడగలిగాను అతను ముఖాలపై ఏం వ్యక్తీకరణ చేస్తున్నాడు అంతేకాక ముఖ్యంగా ఎవరో ఆసక్తిని పెంచడం కోసమే కాదు తల వంపు చేయడం నేను గమనించలేదు కాని మనం టెలివిజన్లో తల వంపు చూడటం సహజం ఉదాహరణకు హౌ ఐ మేట యువర్ మదర్ బలహీనత యొక్క భావాన్ని చూపడానికి కొద్దిగా తల వంగి ఉంటాడు ఈ వీడియోలో తల వంపు యొక్క వ్యాఖ్యానాన్ని రిటైర్డ్ ఎఫ్బిఐ ఏజెంట్ ఇస్తుంది హెడ్ టిల్ట్ బహుశా కంఫర్ట్ అవుతుంది ఎందుకంటే ఇది నా మెడను బహిర్గతం చేయని మనుగడ ప్రతిస్పందన నా చర్చ సందర్భంగా మన తల తీసుకునే ప్రధాన స్థానాలు ప్రధాన రకాల చిరునవ్వులు మొదలైనవి చేర్చడానికి ప్రయత్నించాను చర్చకు దూరంగా ఉన్న అనేక ఇతర అంశాలు ఉన్నాయి మన కదలికలు హావభావాలు మరియు భంగిమల సమూహాల గురించి మాట్లాడేటప్పుడు వాటిలో చాలా వరకు తీసుకోబడతాయి కొన్ని ఇప్పటికీ వదిలివేయబడి ఉండవచ్చు కానీ వాటిని మా ప్రత్యక్ష సెషన్లలో తీసుకోవచ్చు